ఈ తరగతిలో మనం కాంప్లిమెంటరీ స్లాక్నెస్ సిద్ధాంతంతో ప్రారంభిద్దాం ఇది X మరియు Y ప్రైమల్ కు మరియు డ్యూయల్ కు సరైన పరిష్కారాలు అయితే U మరియు V ఆప్టిమమ్ వద్ద ఉన్న ప్రైమల్ మరియు డ్యూయల్ స్లాక్ వేరియబుల్స్ యొక్క విలువలు అప్పుడు X V Y U 0 అన్ని X' లు X1X2Y1Y2U1U2 మరియు V1V2 లు 0 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉన్నాయని మనం మునుపటి తరగతిలో చెప్పుకున్నాం XV YU లేదా XV YU0 లు X1V1 0 X2V2 0Y1U1 0 మరియు Y2U2 0 అవుతుంది U1 మరియు U2 ప్రైమల్కు అనుగుణమైన స్లాక్ వేరియబుల్స్ మరియు V1 మరియు V2 డ్యూయల్కు అనుగుణమైన స్లాక్ వేరియబుల్స్ అని మనకు కూడా తెలుసు మరియు X మరియు V ల మధ్య సంబంధం ఉంది ఎందుకంటే X అనేది ప్రైమల్లోని వేరియబుల్స్ సంఖ్య ఇది డ్యూయల్లోని అడ్డంకుల సంఖ్యకు సమానం మరియు అందువల్ల ప్రైమల్లోని వేరియబుల్స్ సంఖ్య డ్యూయల్లోని స్లాక్ వేరియబుల్స్ సంఖ్యకు సమానంగా ఉంటుంది అదేవిధంగా Y మరియు U ల మధ్య సంబంధం ఉంది ఎందుకంటే U అనేది ప్రైమల్లోని స్లాక్ వేరియబుల్స్ సంఖ్య ఇది ప్రైమల్లోని అడ్డంకుల సంఖ్యకు సమానం మరియు ప్రైమల్లో ని అడ్డంకుల సంఖ్య డ్యూయల్ లోని వేరియబుల్స్ సంఖ్యకు సమానంగా ఉంటుంది కాబట్టి Y మరియు U ల మధ్య సంబంధం ఉంది ఈ ఉదాహరణను పరిగణనలోకి కాంప్లిమెంటరీ స్లాక్ నెస్ ను ధృవీకరించాము ఇది 10X19X2 కు లోబడి3X13X2u1 214X13X2u2 24 ను పెంచుతుంది ఇక్కడ డ్యూయల్ చూపబడింది మరియు మనం ఆప్టిమమ్ లో X1 3 అని కూడా చెప్పాము కాబట్టిX1 3 V1 0 అని కాంప్లిమెంటరీ స్లాక్ నెస్ చెప్పింది ఆప్టిమమ్ సొల్యూషన్ నుండి డ్యూయల్ వరకు Y1 2 Y2 1 అని మనం గ్రహించాము మనం మొదటి అడ్డంకిలో ప్రత్యామ్నాయం చేసినప్పుడు 3Y14Y2 10 అందువల్ల v1 0 అలాగే X1V1 0 అని మనం గ్రహించాము అదేవిధంగా ఆప్టిమమ్ సొల్యూషన్ నుండి ప్రైమల్ వరకు X2 అనేది 4 ఇప్పుడు డ్యూయల్ నుండి మనము Y1 2 మరియు Y21 ను రెండవ అడ్డంకిలోకి ప్రత్యామ్నాయం చేసినప్పుడు మనకు 6 3 9 వస్తుంది కాబట్టిv2 v2 0 ఇప్పుడు X2 అనేది 4 v2 అనేది 0 అని మనం గ్రహించాము కాబట్టి X2V2అనేది 0 అదేవిధంగా ప్రైమల్ నుండి మనము X1 3 X2 4 ను మొదటి అడ్డంకిలోకి ప్రత్యామ్నాయం చేసినప్పుడు మనకు 9 12 9 12 21 లభిస్తుంది కాబట్టి u1 0 ఇప్పుడుడ్యూయల్కు ఆప్టిమమ్ సొల్యూషన్ Y1 2 కాబట్టి Y1u1 0 అదేవిధంగా మనము X1 3 మరియు X2 4 ను ప్రైమల్ యొక్క రెండవ అడ్డంలోకి ప్రత్యామ్నాయం చేసినప్పుడు మనకు 4X13X2 24 లభిస్తుంది కాబట్టి u20 మరియు మనం డ్యూయల్ నుండి Y2 1 లభిస్తుందని గ్రహించాము కాబట్టి Y2 u2 0 అందువల్ల కాంప్లిమెంటరీ స్లాక్ నెస్ సంతృప్తికరంగా ఉంటుంది మనము ఇంకొక విషయాన్ని కూడా గమనించవచ్చు ఉదాహరణకు మనము ప్రైమల్ను తీసుకుందాము మరియు X1 3 X2 4 పరిష్కారం అనుకుందాం కాబట్టి మనము 3 మరియు 4 లను ప్రత్యామ్నాయం చేసినప్పుడు అసలు పరిమితి 3X1 3X2 ≤ 21 కాబట్టి మనము X1 3 మరియు X2 4 లను ప్రత్యామ్నాయం చేసినప్పుడు మనకు LHS ను RHS కు సమానంగా పొందుతాము అందువల్ల u1 అనేది 0 కి సమానంగా ఉంటుంది మరియు u1 0 అయినప్పుడు Y1 పరిష్కారంలో ఉందని మనము గ్రహించాము కాబట్టి ఇంకొక మార్గంలో చెప్పాలంటే ఒకవేళ అడ్డంకి సంతృప్తి చెందితే అసలు అసమానత ఒక సమీకరణంగా సంతృప్తి చెందుతుంది అప్పుడు సంబంధిత స్లాక్ అనేది 0 అవుతుంది మరియు అందువల్ల సంబంధిత డ్యూయల్ వేరియబుల్ పరిష్కారంలో ఉంటుంది అదేవిధంగా 4X1 3X2 కూడా 24 అవుతుంది కాబట్టి ప్రైమల్ యొక్క ఆప్టిమమ్ సొల్యూషన్ అసమానతలలో ఒకదాన్ని సమీకరణంగా సంతృప్తిపరిచినప్పుడు సంబంధిత స్లాక్ వేరియబుల్ 0 అని దీని అర్థం మరియు సంబంధిత స్లాక్ వేరియబుల్ 0 అయినప్పుడు సంబంధిత డెసిషన్ వేరియబుల్ లోని బేసిక్ వేరియబుల్ లేదా డ్యూయల్ లోని వేరియబుల్ అనేవి బేసిక్ అవుతాయి ఈ ఉదాహరణ నుండి కాంప్లిమెంటరీ స్లాక్ నెస్ యొక్క షరతులు సంతృప్తికరంగా ఉండాలని మనం అర్థం చేసుకోవచ్చు కాంప్లిమెంటరీ స్లాక్నెస్ సిద్ధాంతం యొక్క మరికొన్ని అంశాలను మరియు కాంప్లిమెంటరీ స్లాక్నెస్ సిద్ధాంతం యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇప్పుడు మరొక ఉదాహరణకి వెళ్దాం కాబట్టి ఈసారి మరియొక లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యను ఇప్పుడు రెండు వేరియబుల్స్ మరియు మూడు అడ్డంకులతో చూద్దాము కాబట్టి 4X1 3X2 ను X1 2X2 ≤ 7 X1 2X2 ≤ 7 కు లోబడి పెంచండి మరియు మనము స్లాక్ వేరియబుల్ u1 ను జోడించినప్పుడు అది X1 2X2 u1 7 అదేవిధంగా3X1 X2 ≤ 11 కాబట్టి మనము మరొక స్లాక్ వేరియబుల్ను చేర్చుదాం ఇది3X1 X2 u2 11 అదేవిధంగా 4X1 5X2 ≤ 26 మరియు మనము స్లాక్ వేరియబుల్ను జోడించినప్పుడు అది u326 X1X2u1u2u3 ≥ 0 అవుతుంది సహజంగానే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క కాంట్రిబ్యూషన్ u1u2మరియు u3 లు కూడా 0 అవుతాయి మనము ఇప్పుడు ఈ సమస్య యొక్క డ్యూయల్ లను వ్రాసుకుందాం ఇప్పుడు స్లాక్ వేరియబుల్స్ కాకుండా ప్రైమల్ కు రెండు వేరియబుల్స్ లను కలిగి ఉంటుంది కాబట్టి డ్యూయల్కు రెండు అడ్డంకులు ఉంటాయి ప్రైమల్ కు మూడు అడ్డంకులు ఉంటాయి మరియు స్లాక్ వేరియబుల్ మినహా డ్యూయల్ మూడు వేరియబుల్స్ ను కలిగి ఉంటుంది కాబట్టి డ్యూయల్ ఇప్పుడు వ్రాయబడింది మరియు తరువాత స్లాక్ వేరియబుల్స్ డ్యూయల్ కు జోడించబడ్డాయి కాబట్టి డ్యూయల్ మొదట్లో మనం డ్యూయల్ ను కనిష్టీకరణ సమస్యగా రాశాము స్లాక్ వేరియబుల్స్ లేకుండా ప్రైమల్ రెండు వేరియబుల్స్ ను కలిగి ఉంటుంది కాబట్టి డ్యూయల్కి రెండు అడ్డంకులు ఉంటాయి మరియు ప్రైమల్కు మూడు అడ్డంకులు ఉంటాయి కాబట్టి డ్యూయల్కి మూడు వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి మనము Y1Y2Y3 తో మొదట డ్యూయల్ను వ్రాసుకుందాం మరియు తరువాత మనము స్లాక్ వేరియబుల్ను జోడించాము కాబట్టి మనము దీనిని Y1Y2Y3 తో వ్రాసేటప్పుడుడ్యూయల్ అనేది 7Y1 11Y2 26Y3 ను కనిష్టీకరణ చేయాలి 7Y1 11Y2 26Y3 మనం ఇక్కడ కనుగొన్నాము Y3 అనేది Y1 3Y2 4Y3 ≥ 4 కు లోబడి ఉంటుంది కాబట్టి Y1 3Y2 4Y3 ≥ 4 మరియు నెగిటివ్ స్లాక్ తో కలిపి v1 4 అవుతుంది రెండవ అడ్డంకి 2Y1 Y2 5Y3 ≥ 3 అవుతుంది కాబట్టి 2Y1 Y2 5Y3 ≥ 3 మరియు నెగిటివ్ స్లాక్ v2 3 తో కలిపి అవుతుంది ఇప్పుడు Y1 Y2 v1 v2 v3 ≥ 0 Y1 Y2 Y3 మూడు వేరియబుల్స్ ఉన్నాయి Y3 ≥ 0 కాబట్టి మనకు అన్ని 5 వేరియబుల్స్ ≥ 0 గా ఉన్నాయి ఈ విధంగామనము ప్రైమల్లో అసమాన సంఖ్యలో వేరియబుల్స్ మరియు అడ్డంకులు ఉన్నప్పుడు డ్యూయల్ ను వ్రాస్తాము మరియు మనం కూడా అర్థం చేసుకోవాలి మనం మొదట డ్యూయల్ ను వ్రాసేటప్పుడు మనం ప్రైమల్ ను అసమానతలతో చూసుకొని ఆపై డ్యూయల్ను వ్రాసి ఆపై డ్యూయల్ పరిమితులను సమీకరణాలకు మార్చడానికి తగినంత స్లాక్ వేరియబుల్స్ను జోడిస్తాము ఇప్పుడు మనం ఈ ప్రైమల్ మరియు డ్యూయల్ తో ఏమి చేయాలి కాబట్టి మనం కొన్ని పనులు చేద్దాం ఇప్పుడు మొదట ప్రైమల్ని చూద్దాం మరియు మనకు X1 3 X2 2 అనే పరిష్కారం 18 కి సమానమైన ఆబ్జెక్టివ్ ఫంక్షన్తో ఉంది అని గమనించాము ఇది ప్రైమల్కు సాధ్యమే కాబట్టి దానిని ధృవీకరించండి ధ్రువీకరిద్దాము కాబట్టి X1 3 X2 2 అనేది 3 4 7 సాధ్యమయ్యేది 9 2 11 సాధ్యమయ్యేది 12 10 22 ≤ 26 ఇది కూడా సాధ్యమే ఇప్పుడు ఎందుకంటే u3 26 మనకు u3 4 గా ఉంటుంది కాబట్టి ఈ పరిష్కారం 18 కి సమానమైన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువతో సాధ్యమవుతుంది 12 6 18 ఇప్పుడు మనము ఏమి చేద్దాము ఇప్పుడు డ్యూయల్ స్వతంత్రంగా చూద్దాం ఆపై ఒక పరిష్కారాన్ని చూద్దాం Y1 1 Y2 1 మరొక పరిష్కారంగా ఉంది కాబట్టి ఈ పరిష్కారాన్ని Y1 1Y2 1 ను విడిగా చూస్తే మనము తిరిగి వెళ్లి చూస్తాము Y1 3Y2 అనేది 4 Y3 అనేది 0 కాబట్టి 4 v1 కూడా 0 కాబట్టి ఈ అడ్డంకి సంతృప్తికరంగా ఉంది అదేవిధంగా 2Y1 Y2 Y3 అనేది 0 v2 అనేది సున్నా కాబట్టి 3 కి సమానం ఈ పరిమితి కూడా సంతృప్తికరంగా ఉంది Y3 v1మరియు v2 లు 0 కాబట్టి నాన్ నెగిటివిటీ ని కలుపుకొని అన్ని అడ్డంకులు సంతృప్తి చెందుతాయి కాబట్టి ఇది స్వతంత్రంగా డ్యూయల్ కి మరొక సాధ్యమయ్యే పరిష్కారం ఇప్పుడు దీని కోసం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క విలువ ఏమిటి Y1 1 Y2 1 మనకు 7 11 18 ఇస్తుంది కాబట్టి నాకు డ్యూయల్కి మరో సాధ్యమైన పరిష్కారం ఉంది నేను ప్రైమల్కు సాధ్యమయ్యే పరిష్కారం కలిగి ఉన్నాను డ్యూయల్కి సాధ్యమయ్యే పరిష్కారం నాకు ఉంది అందువల్ల ఆప్టిమాలిటీ క్రైటీరియన్ సిద్ధాంతం ఆధారంగా ఈ రెండూ వరుసగా ప్రైమల్ మరియు డ్యూయల్కి అనుకూలమైనవి అని నేను ఇప్పుడు చెప్పగలను కాబట్టి ప్రైమల్ డ్యూయల్ యొక్క సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మార్గం వాస్తవానికి దీనికి కాంప్లిమెంటరీ స్లాక్నెస్ తో పెద్దగా సంబంధం లేదు మనము దాన్ని మళ్ళీ చూద్దాం మనము కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను అమలు చేద్దాం మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మొదటి విషయం ఏమిటంటే మనం ప్రైమల్కి సాధ్యమయ్యే పరిష్కారాన్ని పొందగలిగితే డ్యూయల్కి మరో సాధ్యమయ్యే పరిష్కారాన్ని పొందగలుగుతాము మరియు అవి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క ఒకే విలువను కలిగి ఉంటే ఆప్టిమాలిటీ క్రైటీరియన్ సిద్ధాంతం ఆధారంగా రెండూ వరుసగా ప్రైమల్ మరియు డ్యూయల్కి అనుకూలంగా ఉంటాయి కానీ అప్పుడు మనకు మరొక ప్రశ్న అడుగుతాము ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క ఒకే విలువను కలిగి ఉన్న ప్రైమల్ మరియు డ్యూయల్కి రెండు సాధ్యమయ్యే పరిష్కారాలను స్వతంత్రంగా ఒకటిగా పొందడం కూడా అంత సులభం కాదు కాబట్టి ఇప్పుడు మనము కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను అమలు చేద్దాం మరియు కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇక్కడ X1 3 X2 2 మరియు Z 18 తో అదే సాధ్యమయ్యే పరిష్కారానికి తిరిగి వెళ్దాం ఇప్పుడు మనం ఈ పరిష్కారం Y1 1 Y2 1 గురించి ఆలోచించవద్దు కాబట్టి ఇప్పుడు ఈ పరిష్కారానికి కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను వర్తింపజేద్దాం కాబట్టి మొదట అన్ని వేరియబుల్స్ ను నిర్వచించుకుందాం తద్వారా మనం కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను వర్తింపజేయవచ్చు కాబట్టి మనము X1 3 X2 2 కు కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను వర్తింపజేసినప్పుడుఇప్పుడు మనము తిరిగి వెళ్లి మూడు సమీకరణాలలో ప్రత్యామ్నాయం చేద్దాం కాబట్టి 3 4 7 u1 7 కాబట్టి u1 0 9 2 11 కాబట్టి u2 0 ఇప్పుడు 12 10 22 కాబట్టి u3 4 కాబట్టి ఇది పూర్తి ప్రాధమిక పరిష్కారం ఇందులో నాన్ బేసిక్ వేరియబుల్స్ మరియు స్లాక్ వేరియబుల్స్ కూడా ఉన్నాయి సింప్లెక్స్ అల్గోరిథం ద్వారా మనము దీన్ని నిజంగా పరిష్కరించినట్లయితే మనకు X1 3 X2 2 మరియు u3 4 లభిస్తాయి కాబట్టి మనకు ఇప్పుడు ప్రైమల్కు పరిష్కారం ఉంది మరియు మనము ఇప్పుడు కాంప్లిమెంటరీ స్లాక్నెస్ షరతులను అమలు చేసి మరియు డ్యూయల్ కు ఏమి జరుగుతుందో చూద్దాం ఇప్పుడు X1 3 X1 పరిష్కారంలో ఉంది X1v1 లు 0 కి సమానంగా ఉండాలి కాబట్టి v1 అనేది 0 గా ఉండాలి X2 పరిష్కారంలో ఉంది X2 2 X2v2 లు 0 కి సమానంగా ఉండాలి కాబట్టి v2 0 ఇప్పుడు u1 0 Y1u1 అనేది 0 కాబట్టి Y1 పరిష్కారంలో ఉండటం అనేది సాధ్యమే u2 అనేది 0 కాబట్టి Y2 పరిష్కారంలో ఉండటం అనేది సాధ్యమే u3 4 అంటే Y3 అనేది 0 కి సమానంగా ఉండాలి అని సూచిస్తుంది ఎందుకంటే u3Y3 అనేది 0 కాబట్టి ఇప్పుడుడ్యూయల్ లోని ఈ ఐదు వేరియబుల్స్ Y1 Y2 Y3 v1 v2 లో v1 v2 మరియు Y3 అనేవి 0 అని ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము అంటే Y1 మరియు Y2 పరిష్కారంలో ఉండాలి ఎందుకంటే డ్యూయల్కి రెండు అడ్డంకులు ఉన్నాయి కాబట్టి మనం తిరిగి వెళ్లి కాంప్లిమెంటరీ స్లాక్నెస్ పరిస్థితిని వర్తింపజేస్తే ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి నేను చెప్పినది జరుగుతుంది ఎందుకంటే X1 3 ఎందుకంటే X2 2 మనకు v2 0 ఎందుకంటే u3 4 ఉంటుంది మనకు Y3 0 కూడా ఉంటుంది కాబట్టి నాకు u1 0 మరియు u2 0 ఉన్నందున నేను Y3 0 అని ఇక్కడ వ్రాస్తాను కాబట్టి అవి Y1 మరియు Y2 పరిష్కారం లో ఉంటాయి కానీ రెండు సమీకరణాలు ఉన్నందున అవి పరిష్కారంలో ఉన్నాయి మరియు అందువల్ల ఈ డ్యూయల్ను Y1 మరియు Y2 లకు మాత్రమే పరిష్కరించడానికి ఇప్పుడు నాకు సరిపోతుంది అంటే నేను Y3 v1 మరియు v2 లను వదిలివేయగలను Y1 మరియు Y2 లకు మాత్రమే పరిష్కరించడానికి ఇది సరిపోతుంది కాబట్టి నేను Y1 3Y2 4 2Y1 Y2 3 ఉంచినప్పుడు నాకు పరిష్కారం లభిస్తుంది నేను ఈ రెండు Y1 3Y2 4 2Y1 Y2 3 లను మాత్రమే పరిష్కరిస్తాను కాబట్టి నేను దీనిని పరిష్కరించినప్పుడు నేను మొదటి సమీకరణాన్ని 2 తో గుణించినప్పుడు నాకు 2Y1 6Y2 8 లభించింది మరియు నేను 5Y2 5 ను తీసి వేసాను నాకు Y2 1 లభించింది మరియు నేను Y1 1 ను ప్రత్యామ్నాయంగా పొందాను నాకు Y1 1 Y2 1 లభించింది ఇప్పుడు ఈ పరిష్కారం Y1 1 Y2 1 v1 v2Y3 0 సాధ్యమే మరియు అందువల్ల వాంఛనీయమైనది కాబట్టి ఇప్పుడు నేను ఆప్టిమాలిటీ క్రైటీరియన్ సిద్ధాంతాన్ని అమలుచేయడం లేదు నేను డ్యూయల్ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంచనా వేయలేదు ఇప్పుడు నేను ప్రైమల్కి సాధ్యమయ్యే పరిష్కారం కలిగి ఉన్నానని చెప్తున్నాను నేను కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను వర్తింపజేస్తాను మరియు నేను సంబంధిత డ్యూయల్ పరిష్కారంగా పిలుస్తాను మరియు సంబంధిత డ్యూయల్ పరిష్కారం సాధ్యమైతే అది వాంఛనీయమైనది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క విలువ సమానంగా ఉంటుంది మరియు 18 అవ్వడం వల్ల ఇది కూడా జరుగుతుంది కానీ నేను ఆప్టిమాలిటీ క్రైటీరియన్ సిద్ధాంతం ఆధారంగా ఆప్టిమాలిటీని చూపించడం లేదు కానీ నేను కాంప్లిమెంటరీ స్లాక్నెస్ ఆధారంగా ఆప్టిమాలిటీని చూపిస్తున్నాను కాబట్టి నాకు z 18 తో సాధ్యమయ్యే పరిష్కారం ఉంది నేను కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను వర్తింపజేస్తాను మరియు సాధ్యమయ్యే సంబంధిత డ్యూయల్ పరిష్కారాన్ని అంచనా వేస్తాను మరియు అందువల్ల ఇది వాంఛనీయమైనది ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు నేను అదే సమస్య ప్రైమల్కు తిరిగి వెళ్దాం మరియు X1 113 అనే పరిష్కారాన్ని తీసుకుందాం కాబట్టి X1 113 వాడుదాం నేను రెండవ అడ్డంకి నుండి X1 113 ను రాస్తున్నాను కాబట్టి నాకు స్వయంచాలకంగా X1 113 ఉన్నప్పుడు X2 0 మరియు u2 0 మనము చూడవచ్చు X1 113 అయినప్పుడు X2 అనేది 0 u2 అనేది 0 అవుతుంది ఇప్పుడు నేను తిరిగి వెళ్లి X1 113 గా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం చేసినప్పుడు u1 అనేది 7 11 3 ఇది 103 నేను ఇక్కడ ప్రత్యామ్నాయం చేసినప్పుడు 113 x 4 443 కాబట్టి 25 443 అనేది 343 78 443 343 ఆపై ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క విలువ 443 113 X 4 ఇప్పుడు ఇక్కడ నాకు ప్రైమల్కు సాధ్యమయ్యే పరిష్కారం ఉంది ఇప్పుడు నేను కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను వర్తింప చేసినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం ఇప్పుడు నేను కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను వర్తింపజేసినప్పుడు X1 పరిష్కారంలో ఉంది కాబట్టి X1 పరిష్కారంలో ఉంది v1 0 u1 పరిష్కారంలో ఉంది Y1 0 u3 పరిష్కారంలో ఉంది Y3 0 కాబట్టి అది v2 మరియు Y2 లతో పరిష్కారంలో వదిలివేస్తుంది కాబట్టి v2 మరియు Y2 పరిష్కారంలో ఉన్నాయి కాబట్టి నేను తిరిగి వెళ్లి v2 మరియు Y2 పరిష్కారంలో ఉన్నాయని చెబుతాను కాబట్టి Y1 పరిష్కారంలో లేదు Y2 పరిష్కారంలో ఉంది Y3 పరిష్కారంలో లేదు v1 పరిష్కారంలో లేదు కాబట్టి ఇది నాకు Y2 4 ను 3 ద్వారా ఇస్తుంది ఇక్కడ నుండి Y2 3Y2 4 కాబట్టి Y2 43 అప్పుడు నేను తిరిగి వెళ్లి ప్రత్యామ్నాయం చేస్తాను కాబట్టి v2 పరిష్కారంలో ఉంది కాబట్టి ఇక్కడ నాకు v2 53 గా ఉంటుంది Y1 అనేది 0 అవుతుంది కాబట్టి ఇక్కడ Y1 అనేది 0 అవుతుంది కాబట్టి Y1 అనేది 0 ఎందుకంటే u1 పరిష్కారంలో ఉంది కాబట్టి Y1 అనేది 0 మరియు నేను పరిష్కారంలో v2 53 కలిగి ఉంటాను మరియు నాకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క విలువ అదే ఉంటుంది ఇది 443 ఇప్పుడు నేను ఈ డ్యూయల్ పరిష్కారాన్ని చూస్తున్నాను మరియు ఈ డ్యూయల్ పరిష్కారం అసాధ్యమని నేను గ్రహించాను ఎందుకంటే y v2 53 కాబట్టి నేను ప్రైమల్కు సాధ్యమయ్యే పరిష్కారం కలిగి ఉన్నప్పుడు అది వాంఛనీయమైనది కానప్పుడు మరియు నేను కాంప్లిమెంటరీ స్లాక్నెస్ ను వర్తింపజేసి సంబంధిత డ్యూయల్ పరిష్కారాన్ని కనుగొంటే సంబంధిత డ్యూయల్ పరిష్కారం అసాధ్యమని మరియు అందువల్ల అది కాదని నేను గమనించాను ప్రైమల్ వాంఛనీయమైనప్పుడు మాత్రమే నేను కాంప్లిమెంటరీ స్లాక్నెస్ను వర్తింపజేస్తేకాంప్లిమెంటరీ స్లాక్నెస్ను వర్తింపజేసిన తరువాత సంబంధిత డ్యూయల్ సాధ్యమవుతుంది మరియు రెండూ వరుసగా ప్రైమల్ మరియు డ్యూయల్కు అనుకూలంగా ఉంటాయి కాంప్లిమెంటరీ స్లాక్నెస్ యొక్క మరికొన్ని అంశాలు మనం తరువాతి తరగతిలో చూద్దాము